నమస్తే బ్యాలెన్స్ షీట్ యొక్క ఆకృతి గురించి మనము ఇప్పటికే చర్చించాము కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో బ్యాలెన్స్ షీట్ చాలా ముఖ్యమైన పాత్రను కలిగి ఉందని మీకు తెలుసు మరియు ఇది ఒక నిర్దిష్ట తేదీలో ఉన్న ఆర్థిక స్థితిని చూపిస్తుంది ఇప్పుడు మనం ఒక చిన్న లెక్కను లేదా సమస్యను చేద్దాం అక్కడ మనము ఇచ్చిన బ్యాలెన్స్ ల నుండి బ్యాలెన్స్ షీట్ సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తాము తరువాత మనము దానిని ఒక సంస్థ కోసం కంపెనీ ఫార్మాట్ తీసుకోండి ప్రస్తుతం దీనిని పరిశీలించి నాతో పాటు లెక్కను పరిష్కరించడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఇచ్చిన బ్యాలెన్స్ ల జాబితాను చూసి దీని నుండి మీరు బ్యాలెన్స్ షీట్ సిద్ధం చేయాలి కాబట్టి మనం ఎలా ముందుకు సాగాలి బ్యాలెన్స్ షీట్ లో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయని మనకు తెలుసు ఒకటి అప్పులను సూచిస్తుంది మరియు మరొకటి ఆస్తులను సూచిస్తుంది అప్పులు ధనం వచ్చిన మార్గాన్ని చెబుతోంది మరియు ఆస్తులు వ్యాపారానికి అవసరమైన వనరులు కాబట్టి ప్రతి అంశాన్ని ఆస్తి లేదా అప్పుగా గుర్తించడం కొనసాగించండి ఉదాహరణకు క్యాపిటల్ అంటే రుణగ్రహీతలు మన వినియోగదారుల నుండి స్వీకరించదగినవి కావున 'A' అవుతుంది ప్లాంట్ మరియు మెషినరీ ఒక అప్పు అంశం కావున'L' అంశం బిల్స్ రిసీవబుల్ అనేది బ్యాలెన్స్ షీట్ లో ఆస్తిగా చూపాలా లేదా అప్పుగా చూపాలా నెట్ ప్రాఫిట్ లేదా రిజర్వ్స్ సంస్థ పోగు చేసినటువంటి లాభం ఇది సంస్థకు అప్పు ఇది యజమానులకు చెందుతుంది కావున వారి నిధికి జతచేయాలి ఇప్పటికీ మనం దీనిని 'L' చూపుతున్నాము దీని ఆధారంగా మనం ఇప్పుడు అన్ని అంశాలను గుర్తించాము మీరు మీ స్వంతంగా బ్యాలెన్స్ షీట్ ను సిద్ధం చేయండి మీరు ఇక్కడ వీడియోను కొంతసేపు ఆపి బ్యాలెన్స్ షీట్ సిద్ధం చేయవచ్చు ఆపై మనము పరిష్కారాన్ని తనిఖీ చేసుకుందాం కావున మీరు పరిష్కారంతో సిద్ధంగా ఉన్నారా

నేను మీకు నేరుగా పరిష్కారం చూపిస్తున్నాను మీరు కూడా దీన్ని తయారు చేశారని మరియు తనిఖీ చేసుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను కాబట్టి మనము అన్ని ఆస్తులను అంటే ప్లాంట్ను ఫర్నిచర్ ను జాబితాగా చేసాము ఇవి ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నారు ఒక క్రెడిటార్ 100000 ఇంకొక క్రెడిటార్ 25000 ఎందుకంటే వీరు బహుశా దీర్ఘకాలిక రుణదాతలు

కాబట్టి ఇది మనకు ఇచ్చిన బ్యాలెన్స్లను ఉపయోగించి నిర్దిష్ట తేదీ నాటికి బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా ఉన్న తదుపరి సమస్యకు వెళ్దాం ఎందుకంటే ఇక్కడ అందుబాటులో ఉన్న సమాచారం బట్టి బ్యాలెన్స్ షీట్ సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడు మనకు కొన్ని లావాదేవీలు ఇవ్వబడ్డాయి మరియు లావాదేవీల నుండి నేరుగా ప్రతి తేదీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి ఇప్పుడు జాలా రామ్ తన వ్యక్తిగత పొదుపుల నుండి 200000 పెట్టుబడితో జనవరి 1 2012 న వ్యాపార స్టోర్ ప్రారంభించాడు ఈ వ్యాపారాన్నిమెస్సర్స్ హనుమాన్ స్టోర్స్గా పిలవాలని నిర్ణయించుకుంటాడు జనవరి 2 న వ్యాపారం 500000 కు ఒక దుకాణాన్ని కొనుగోలు చేసింది ఆ దుకాణం కొనుగోలుకు గాను 100000 రూపాయలు నగదు చెల్లించి 400000 కు తనఖా పై సంతకం చేశారు కాబట్టి దుకాణం కొనుగోలు చేయడానికి 100000 చెల్లింపు నగదు రూపంలో మరియు 400000 కు తనఖా సంతకం చేయబడుతుంది అంటే 400000 కు రుణం పొందబడింది తద్వారా 500000 దుకాణానికి చెల్లించారు ఇప్పుడు స్టోర్ 50000 నగదు మరియు 150000 అప్పుగా సరుకులను కొనుగోలు చేస్తుంది కాబట్టి ఈ 150000 చెల్లింపు తరువాతి కాలంలో చేయబడుతుంది కాని లావాదేవీ జరిగినప్పుడు ఆ తేదీన మనము దానిని నమోదు చేయవలసి ఉంటుంది మరియు చెల్లింపు ఎప్పుడు చేసినా నమోదు చేయబడుతుంది ఇప్పుడు అతను సగం సరుకులను 150000 నగదుకు విక్రయిస్తాడు అతను మిగిలిన 75000 సరుకును మిస్టర్ భరత్ కు 15 రోజులకు అప్పుగా విక్రయిస్తాడు జనవరి 7 న 150000 విలువైన సరుకు 30 రోజుల అప్పుగా లక్ష్మణ్ నుండి కొనుగోలు చేయబడింది మరియు జనవరి 10 న 100000 యొక్క విలువైన సరుకు 120000 నగదుకు విక్రయించబడింది ఇప్పుడు ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్ తయారు చేయడమే కాదు సంబంధిత తేదీలలో బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవాలి మీరు దీని యొక్క ప్రింటౌట్ తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తాను మీరు దీనిని సొంతంగా పరిష్కరించాలని నేను భావిస్తున్నాను ఇక్కడ కొంత విరామం తీసుకొని దాన్ని పరిష్కరించండి మనము ప్రతి లావాదేవీకి సంబంధించి సమాధానం తనిఖీ చేయబోతున్నాము కాబట్టి మీరు 1 జనవరి 2 జనవరి 3 జనవరి 4 వ తేదీన బ్యాలెన్స్ షీట్ల శ్రేణిని తయారు చేయాలి మీరు సిద్ధంగా ఉన్నారా సమయాభావం వలన నేను వెంటనే మీకు పరిష్కారాన్ని చూపిస్తున్నాను మీరు పరిష్కారంతో సిద్ధంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను కాబట్టి మీరు దాన్ని తనిఖీ చేసుకోవచ్చు మొదటి లావాదేవీ జాలా రామ్ తీసుకువచ్చిన మూలధనం 200000 అది తన వ్యక్తిగత పొదుపు నుండి పెట్టుబడితో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కాబట్టి జనవరి 1 న 1 వ రోజు బ్యాలెన్స్ షీట్ 200000 మూలధనాన్ని చూపిస్తుంది జాలా రామ్ 200000 నగదును తీసుకువచ్చారు కాబట్టి మనము 200000 నగదును చూపిస్తున్నాము కావున అప్పుల మొత్తం ఆస్తులతో సరిపోలుతాయి ఇప్పుడు ఈ ముందస్తు షరతు అన్ని రోజులలో నూ ఉండాలి తదుపరి లావాదేవీ ఏమిటంటే 500000 తో దుకాణం కొనుగోలు అందులో డౌన్ పేమెంట్ కు 100000 చెల్లింపు జరుగుతుంది మరియు మిగిలినది 400000 తనఖా రుణం రూపంలో ఉంటుంది ఇప్పుడు జనవరిలో 2 వ తేదీ బ్యాలెన్స్ షీట్లో మనము 500000 దుకాణాన్ని చేర్చుకున్నాము మరియు చెల్లించాల్సిన తనఖా రుణం 400000 గా చూపబడింది 200000 ఉన్న నగదు బ్యాలెన్స్ ఇప్పుడు 100000 తగ్గించబడి అది 100000 వద్ద ఉంది 200000 మూలధనం మారదు కాబట్టి జనవరి 2 న బ్యాలెన్స్ షీట్ మొత్తం 600000 ఆస్తులు మరియు అప్పులు రెండు వైపులా సరిపోలుతుంది మీరు అర్థం చేసుకుంటున్నారా జనవరి 1 వ తేదీ నాటికి 200000 మూలధన బ్యాలెన్స్ జనవరి 2 వ తేదీ బ్యాలెన్స్ షీట్లో కొనసాగుతుందని మీరు ఇప్పుడు గమనించవచ్చు బ్యాలెన్స్ షీట్ ఒక సంచిత ప్రకటన కనుక ఇది జరుగుతుంది ఇది ఏ ఒక్క లావాదేవీకి మాత్రమే సంబంధించిన ప్రకటన కాదు కానీ ఇది జనవరి 1 నాటికి ఇది ఒక లావాదేవీ మాత్రమే కావున మనము తాజా బ్యాలెన్స్ షీట్ చేసాము కాని జనవరి 2 న మనము 200000 మూలధన సమతుల్యతను కొనసాగిస్తాము మరియు జనవరి 2 న కూడా వ్రాయడం కొనసాగిస్తాము వాస్తవానికి అది చెల్లించనంత కాలం అది ఈ బ్యాలెన్స్ షీట్లో చూపబడుతుంది మరియు తదుపరి బ్యాలెన్స్ షీట్లలో కూడా మీరు చూస్తున్నారు ఈ విషయాలు చాలా సులభం కానీ ఇది మనం చర్చిస్తున్న మొదటి లెక్క కాబట్టి నేను నెమ్మదిగా వెళ్తున్నాను కావున ఇది మీకు స్పష్టంగా ఉంది అని భావిస్తున్నాను ఇప్పుడు మనం మూడవ లావాదేవీకి వెళ్దాం మూడవ లావాదేవీ సరుకుల కొనుగోలు అంటే సరుకులు 50000 నగదుతో మరియు మిగిలిన 150000 అప్పు తో కొనుగోలు చేయబడతాయి జనవరి 3 న బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది ఇప్పుడు నగదు బ్యాలెన్స్ 50000 కి పడిపోయింది ఇంతకుముందు 100000 అని ఉంది చూడండి ఎందుకంటే మనము సరుకు కొనడం కోసం 50000 చెల్లించాము నగదు 50000 తగ్గుతుంది కానీ దుకాణం 500000 వద్ద మారదు ఇప్పుడు సరుకులు 200000 అందులో 150000 అప్పు తోనూ మరియు 50000 నగదుపై కొనుగోలు చేశారు మొత్తం సరుకు 200000 మూలధనం 200000 ఇది కొనసాగుతుంది తనఖా కోసం చెల్లించాల్సిన చివరిసారి 400000 మరియు ఇంకా చెల్లించవలసినవి ఇప్పుడు వాణిజ్య చెల్లింపులు 150000 మొత్తం కలిపి 750000 మీరు అర్థం చేసుకుంటున్నారు కదా ఇలా నెమ్మదిగా బ్యాలెన్స్ షీట్ నిర్మించబడుతుంది మరియు మరిన్ని అంశాలు జోడించబడతాయి ఇప్పుడు జనవరి 4 న తదుపరి లావాదేవీ సరుకు జాబితాలో సగం 150000 నగదుకు అమ్ముడవుతోంది జనవరి 4 న నగదు బ్యాలెన్స్ 200000 అవుతుంది ఇది మన వద్ద ఉన్ననగదు 50000 మరియు అమ్మకం ద్వారా వచ్చిన 150000 ల మొత్తం దుకాణం విలువ ఏమి మారకుండా 500000 ఉంటుంది ఇప్పుడు సరుకుల విలువ ఇంతకు మునుపు 200000 ఇప్పుడు అది సగం మాత్రమే మిగిలింది అంటే 100000 మూలధనం 200000 మారదు తనఖా విలువ కూడా 400000 వద్ద మారదు చెల్లించాల్సినవి కూడా మారవు ఇప్పుడు ఇక్కడ అదనంగా ఒక లావాదేవీ అది ప్రత్యేకమైనది ఎందుకంటే మన మునుపటి లావాదేవీల వలే ఉండదు అది ఏమిటంటే 100000 సరుకు 150000 కు అమ్ముడైంది కాబట్టి మనకు 200000 నగదు లభిస్తుంది అంటే 50000 మునుపటి నగదు కొత్తగా 150000 జోడించబడింది నేను మరింత స్పష్టత కోసం ఇక్కడ వ్రాస్తాను కాబట్టి మనకు 150000 తాజా నగదు వచ్చింది మరియు 100000 సరుకులు లేదా వస్తువులు వినియోగదారులకు ఇవ్వబడ్డాయి 100000 సరుకు 150000 కు విక్రయించబడింది అంటే అదనపు 50000 లాభాలను సూచిస్తుంది కాబట్టి బ్యాలెన్స్ షీట్లో మనము దానిని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యొక్క 50000 గా వ్రాస్తాము ఇప్పుడు 6 జనవరి యొక్క లావాదేవి చూద్దాం ఇక్కడ అ మిగిలిన సరుకు 75000 కు విక్రయిస్తున్నారు ఇప్పుడు నగదు 200000 దుకాణం 500000 ఎటువంటి మార్పు లేదు ముందు సరుకు 100000 దీనిలో సగం అమ్మబడింది కాబట్టి మిగిలినవి ఇప్పుడు చెల్లింపు గా రావలసిన 50000 కొత్త ఆస్తి జోడించబడింది కాబట్టి సరుకులో 50000 తగ్గినట్లు మీరు చూడవచ్చు మరియు రావలసిన మొత్తం 75000 జోడించబడ్డాయి మనకు ఇంకా నగదు రాలేదు కానీ భవిష్యత్తులో అది మనకు రావలసి ఉంది ఇప్పటికి మనము బ్యాలెన్స్ షీట్లో 75000 ను చూపిస్తున్నాను అంటే 25000 తేడా ఉంది ఇది మరింత లాభం కాబట్టి ముందు ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 50000 ఇప్పుడు 25000 చేరి 75000గా మారింది కాబట్టి మూలధనం 200000 తనఖాలు 400000 మరియు చెల్లించవలసిన బకాయిలు 150000 అవి మునుపటి బ్యాలెన్స్ షీట్లో ఉన్నట్లే ఇక్కడ కూడా ఉంటాయి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ మొత్తం 825000 గా మారింది 7 జనవరి 150000 విలువైన సరుకు 30 రోజుల అప్పుగా లక్ష్మణ్ నుండి కొనుగోలు చేయబడింది కాబట్టి ఇది జనవరి 7 నాటికి ఇలా ఉంది ఇప్పుడు కొత్త సరుకు కొనుగోలు చేసిన తరువాత అ సరుకు విలువ 200000 గా మారింది ఇది అప్పు పై వచ్చిన లావాదేవీ కాబట్టి చెల్లించవలసిన ధనం ఇప్పుడు 300000 అవుతుంది ఇది 150000 పాత అప్పు మరియు 150000 కొత్త సరుకు అప్పు మొత్తం కలిసి ఇది 300000 అవుతుంది మిగతా అన్ని బ్యాలెన్సులు మారవు కాబట్టి ఇప్పుడు మొత్తం 975000 గా మారింది ఇప్పుడు జనవరి 10 న చివరి లావాదేవీ ఖరీదు చేసిన 100000 సరుకు 120000 నగదుకు అమ్ముడైంది 10 జనవరి ఇప్పుడు నగదు బ్యాలెన్స్ 120000 పెరుగుతుంది ఇంతక ముందు ఇది 200000 ఇప్పుడు 320000 అవుతుంది 200000 ఉన్న సరుకు 100000 తగ్గింది కాబట్టి ఇది 100000 అవుతుంది ఇది నగదు లావాదేవీ అయినందున దుకాణం మరియు రావలసిన బాకీలలో ఎటువంటి మార్పు లేదు 75000 ఉన్న లాభానికి మనము 20000 జోడిస్తున్నాము తనఖా కోసం మూలధన చెల్లింపులు మరియు చెల్లించాల్సిన వాణిజ్య చెల్లింపులు మారవు మొత్తం 1075000 అవుతుంది ఇది చాలా సరళమైన అభ్యాసం మనము లావాదేవీల శ్రేణిని చూశాము మరియు దాని కోసం బ్యాలెన్స్ షీట్ల శ్రేణిని చేసాము నిజ జీవితంలో ప్రతిరోజూ బ్యాలెన్స్ షీట్ తయారు చేయడం అవసరం లేదు మీరు 3 నెలల చివరిలో లేదా 1 నెల చివరిలో తయారు చేయవచ్చు కానీ ఈ విధంగా వ్యవస్థలో బ్యాలెన్స్ షీట్ నవీకరణ పొందుతుంది లేదా సవరించబడుతుంది కాబట్టి బ్యాలెన్స్ షీట్ యొక్క శ్రేణిని చూడడానికి ఇది ఒక లెక్క మాత్రమే మీకు అర్థం అవుతుందా ఇక మనం మూడవ లెక్క కి వెళ్దాం ఇప్పుడు మూడవ లెక్కలో మనకు అనేక బ్యాలెన్స్లు ఇవ్వబడ్డాయి మరియు ఈ బ్యాలెన్స్ల నుండి మీరు నిలువు బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి తరువాత మనము సంస్థ కోసం ఒక వివరణాత్మక బ్యాలెన్స్ షీట్ తయారు చేయబోతున్నాం ఇది చాలా సరళమైన అభ్యాసం ఇక్కడ మనం ఒక ఆకృతి లేదా నమూనా నిర్మాణాన్ని మాత్రమే ఉపయోగించి నిలువు బ్యాలెన్స్ షీట్ చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఈ అంశాలను చూడండి మరియు ప్రతి అంశాన్ని గమనించండి మనము మొదటి లెక్కలో చేసినట్లుగా ప్రతి అంశాన్ని ఆస్తి మరియు అప్పుగా గుర్తించి ఆపై బ్యాలెన్స్ షీట్ సిద్ధం చేస్తాము తిరిగివచ్చిన బాడ్ డెట్ అంటే మొండి బకాయిలు నగదు బ్యాలెన్స్లో చేర్చబడలేదని ఒక గమనిక కూడా ఇవ్వబడింది బహుశా అది ఎక్కడ రాయాలో వారికి తెలియదు కాబట్టి మీరు అమ్మకాల నుండి ప్రారంభిస్తే దాన్ని బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ నమోదు చేస్తారు వాస్తవానికి అమ్మకాలు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యొక్క అంశం కాబట్టి దీనిని బ్యాలెన్స్ షీట్లో ఎక్కడా నమోదు చేయకూడదు ఇది మీకు అదనపు బ్యాలెన్స్గా ఇవ్వబడినది కాబట్టి మనము దీనిని P L అంశంగా గుర్తించాము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సిద్ధం చేయడానికి ఆసక్తి ఉన్నవారు మీరు దీన్ని అదనపు పనిగా చేసుకోవచ్చు కానీ ప్రస్తుతం మనము దీనిని ఉపయోగించబోవట్లేదు ఎందుకంటే మనం కేవలం బ్యాలెన్స్ షీట్ రిటర్న్అవుట్వార్డ్ అంటే బ్యాంకు వద్ద నగదు మనం నగదును బ్యాంకులో ఉంచుకుంటే అది డెబిట్ బ్యాలెన్స్ అవుతుంది అది ఆస్తి అవుతుంది కానీ ఇక్కడ క్యాష్ అట్ బ్యాంక్ క్రెడిట్ అంటే మనము బ్యాంకు నుండి అధికంగా తీసుకున్నాము లేదా దీనిని బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ అని కూడా పిలుస్తారు ఇది బ్యాంక్ మనకు ఇచ్చేటువంటి ఒక రకమైన రుణం కాబట్టి మనము దానిని రుణం అని గుర్తించాము మనకు రుణం వచ్చింది కాబట్టి 'L' గా గుర్తించాము తిరిగివచ్చిన బాడ్ డెట్ ఇది ఒక ప్రత్యేకమైన అంశం మొదట బాడ్ డెట్ అంటే ఏమిటి దీనిని మొండి బకాయిలు అంటారు మనం వస్తువులను విక్రయించినప్పుడు అది స్వీకరించదగిన వాణిజ్యంగా లేదా డేటార్స్ మార్చబడుతుంది మీరు ఇక్కడ డేటార్స్ బ్యాలెన్స్ ఉందని చూడవచ్చు ఇప్పుడు ఆ రుణగ్రహీతల నుండి మనము నగదు పొందవలసి ఉంది ఒకవేళ ఒక నిర్దిష్ట రుణగ్రహీత చెల్లించకపోయినా లేదా దివాళా తీసినా దానిని బాడ్ డెట్ అంటాము ఉదాహరణకు విజయ్ మాల్యా బ్యాంకులకు వారు మాల్యాకు ఇచ్చిన రుణం బాడ్ డెట్ మారింది ఇప్పుడు ప్రభుత్వం చాలా తెలివిగా మాల్యా నుండి డబ్బును తిరిగి పొందుతోంది లేకపోతే మాల్యాకు ఇచ్చిన డబ్బు ఇంచుమించు బాడ్ డెట్ అయ్యేది కాబట్టి ఈ మెస్సర్స్ సీతా ఎంటర్ప్రైజెస్ విషయంలో వారు కొంత రుణం ఇచ్చి తిరిగి దానిని పొందలేకపోతున్నారు అందుకే వారు దీనిని అంతకుముందు బాడ్ డెట్ గా భావించారు కానీ ఇప్పుడు ఆ బాడ్ డెట్ ను వారు తిరిగి పొందగలుగుతున్నారు వారు ఆ డబ్బును బాడ్ డెట్ గా స్వీకరించారు కాని ఇప్పుడు దానిని ఎక్కడ నమోదు చేయాలో వారికి తెలియలేదు కాబట్టి వారు దానిని నగదు బ్యాలెన్స్లో చేర్చలేదు కాబట్టి ఇప్పుడు మనం రెండు పనులు చేయబోతున్నాం మనం దానిని క్యాష్ బ్యాలెన్స్ అవుట్స్లో చేర్చవచ్చు ఇది బాడ్ డెట్ తిరిగివచ్చిన ఒక ప్రత్యేక సందర్భం ఇది బాడ్ డెట్ కోసం కాదు బాడ్ డెట్ తిరిగి వచ్చిన సందర్భం కోసం కానీ డబ్బు నగదులో చూపబడనందున మనం దానిని నగదులో చేర్చబోతున్నాము కాబట్టి నేను దానిని A నగదుకు జోడించాను A అంటే ఆస్తి వైపు ఇంకా చెల్లించని ఖర్చులు అనగా మనము కొన్ని ఖర్చులను చేసాము అవి విద్యుత్ బిల్లు అనుకోండి కాని మనము ఇంకా చెల్లించలేదు అది ఒక అప్పు అవుతుంది సంస్థ నష్టాల్లో ఉంది అనుకోండి నెట్ లాస్ అంటే నికర నష్టం బాలెన్స్ షీట్ లో ఉంటుందా సమాధానం అవును ఎందుకంటే లాభం ఉంటే అది అప్పు వైపు జోడించబడుతుంది నష్టం ఉంటే మనం దానిని అప్పు నుండి తగ్గిస్తాము కాబట్టి మనం దీనిని మైనస్ అని గుర్తించాము శాలరీస్ అంటే భూమి మరియు భవనాలు ఇది ఒక ఆస్తి అంశం చాలా అంశాలు మీకు స్పష్టమవుతున్నాయని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఈ వైపు కూడా మనం కొన్ని బ్యాలెన్స్లను పొందాము ప్రతి అంశాన్ని మనం గుర్తించడం లేదు ఎందుకంటే మీరు వాటిని ఏ అంశం కింద రాయాలో మీరే గుర్తించగలరని నేను నమ్ముతున్నాను మరియు దీని ఆధారంగా బ్యాలెన్స్ షీట్ తయారీకి వెళ్దాం కాబట్టి మీరు దయచేసి మీ వీడియోను కాసేపు ఆపి మొదట దాన్ని పరిష్కరించండి తరువాత నా పరిష్కారంతో తనిఖీ చేసుకోవచ్చు మరియు నేను మీకు పరిష్కారం చూపిస్తాను కాబట్టి మెస్సర్స్ సీతా ఎంటర్ప్రైజెస్ కోసం తయారు చేసిన బ్యాలెన్స్ షీట్ ను పరిశీలిద్దాం కాబట్టి ఎల్లప్పుడూ పైన అప్పు ఒకవైపు వ్రాసే అలవాటు కలిగి ఉండండి లేదా ఆస్తిగా వ్రాయవచ్చు ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ ను నిలువు రూపంలో తయారు చేస్తున్నాము కాబట్టి ముందు అప్పులతో ప్రారంభిస్తాము ముందు మనము మునుపటి షీట్లో గుర్తించినట్లుగా అంశాలను చూడండి కాబట్టి మూలధనం L గా గుర్తించబడింది కాబట్టి మనము మూలధనంతో ప్రారంభిస్తాము నష్టం వచ్చింది కాబట్టి అది మూలధనం నుండి తగ్గించబడుతుంది కాబట్టి మూలధనం విలువ నష్టాన్ని తగ్గించి చూపుతుంది అప్పుడు బారోడ్ ఫండ్ అంటే అరువు తీసుకున్న ధనం అది రుణం అవుతుంది మొత్తం మూలధనం అయిన తరువాత మనం ఆస్తులను రాస్తాము ఇందులో స్థిర ఆస్తులు కింద భవనం ఫర్నిచర్ మరియు గుడ్ విల్ నమోదు చేశాము దయచేసి మొదట మీరు చేసిన పరిష్కారం తో సరి చూసుకోండి

ప్రస్తుత ఆస్తుల అంటే నికర ప్రస్తుత ఆస్తులు 13050 గా మనము నికర బ్యాలెన్స్ ను పొందుతాము మీరు ఈ అప్పులను అప్పు వైపు కూడా వ్రాయవచ్చు కానీ మనము బ్యాలెన్స్ షీట్ ను నిలువు ఆకృతిలో తయారు చేసాము కాబట్టి మనము దానిని ఆస్తుల క్రింద వ్రాసి ప్రస్తుత ఆస్తుల నుండి తగ్గించాము కాబట్టి మొత్తం ఆస్తులు 193050 ఇది మొత్తం అప్పులతో 193050 తో సరిపోతుంది మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను ఇది సాధారణ బ్యాలెన్స్ షీట్ తరువాత మనము కంపెనీల కోసం బ్యాలెన్స్ షీట్ కూడా చేయబోతున్నాము కానీ మీకు బ్యాలెన్స్ షీట్ యొక్క ప్రాథమిక సిద్ధాంతాలను అర్థం చేసుకోవడానికి ఇది చూసాము ఈ ఉపన్యాసాన్ని ఇక్కడ ఆపుదాం నమస్తే